కాబట్టి మనము గ్రిడ్ రూటింగ్ అల్గోరిథంలపై చర్చను కొనసాగిద్దాము నేను చెప్పినట్లుగా ఈ ఉపన్యాసంలో మరికొన్ని అల్గారిథమ్లను చర్చిస్తాము ఇవి రన్నింగ్ టైం పరంగా మరింత సమర్థవంతమైన స్పేస్ కాంప్లెక్సిటీలను కలిగి ఉంటాయి చూద్దాం ఇది హాడ్లాక్ అల్గోరిథం ఈ అల్గోరిథం మొదట మీకు చెపుతాను ఇది లీ యొక్క అల్గోరిథం మాదిరిగానే ఉంటుంది ఇక్కడ కూడా మనము కొన్ని సెల్ఫ్ లను సంఖ్యలతో లేబుల్ చేస్తున్నాము కాని మనం లేబుల్ చేస్తున్న విధానం వేవ్ ఫ్రంట్లు పురోగమిస్తున్న విధానం చాలా భిన్నంగా ఉంటాయి ఎందుకంటే లీ యొక్క అల్గోరిథంలో మనము ప్రాథమికంగా గుర్తుకు తెచ్చుకుంటే లక్ష్యం వాస్తవానికి ఏ దిశలో ఉందో ఎటువంటి పరిగణన లేకుండా అన్ని దిశలలో నంబరింగ్ లేదా వేవ్ ఫ్రంట్ను ప్రచారం చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము మీరు లీ అల్గోరిథంలో టార్గెట్ అక్కడ ఉన్నట్లయితే ఇతర దిశలో వేవ్ ఫ్రంట్ను ప్రచారం చేస్తున్నారు కానీ హాడ్లాక్ అల్గోరిథంలో మీరు సరైన దిశలో లేదా రివర్స్ దిశలో కదులుతున్నారా అనే విషయాన్ని ప్రత్యేకంగా ట్రాక్ చేస్తారు మీరు ఎల్లప్పుడూ మీరు సరైన దిశలో పయనిస్తుంటే ప్రాధాన్యత ఇస్తారు మీరు రివర్స్ దిశలో వేవ్ ఫ్రంట్ల యొక్క అనవసరమైన విస్తరణను తప్పించుకుంటున్నారు ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో సెల్ఫ్ లనులెక్కించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది చాలా వేగంగా జరుగుతుంది మరియు చాలా తక్కువ సమయం తీసుకుంటుంది అయితే ఇప్పుడు మనము ప్రాథమిక భావనను చూద్దాం ఇది హాడ్లాక్ అల్గోరిథంలో ఉపయోగించబడే సెల్ లేబులింగ్ పథకం నా ఉద్దేశ్యం ప్రకారం వీటిని డిటూర్ సంఖ్యలు అని పిలుస్తారు ఇప్పుడు రేఖాచిత్రం సహాయంతో డిటూర్ అంటే ఏమిటి డిటూర్ యొక్క భావనను వివరిస్తాను కాబట్టి నాకు ఇక్కడ సోర్స్ ఉంది నాకు ఇక్కడ డెస్టినేషన్ ఉంది కాబట్టి నేను S నుండి D కి ఒక మార్గాన్ని కనుగొనాలనుకుంటున్నాను ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నేను ఇలాంటి మార్గాన్ని కనుగొనలేకపోయాను ఒక మార్గాన్ని కనుగొనటానికి నేను D నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు నేను మళ్ళీ D వైపు తిరిగి రావాలి ఇప్పుడు నేను D నుండి దూరమయ్యే ఈ కదలికను డిటూర్ మార్గము అని పిలుస్తారు ఇక్కడ నేను D నుండి దూరంగా కదులుతున్నాను కానీ ఈ విభాగం కాకుండా మీరు ఈ మార్గంలో మరెక్కడా చూడని విధంగా మనము డిటూర్ మార్గము ఉపయోగిస్తున్నాము ఇక్కడ నుండి మనం కుడివైపునకు పయనిస్తున్నాము ఇక్కడ కూడా మనం కుడివైపునకు పయనిస్తున్నాము కాని ఇక్కడ మనకు డిటూర్ మార్గము ఉంది ఇప్పుడు D నుంచి కదులుతున్నప్పుడు వచ్చే సెల్ఫ్ సంఖ్యను డిటూర్ సంఖ్య అంటారు ఇది ఆలోచన కాబట్టి డిటూర్ సంఖ్యను చూద్దాం 2 సెల్ లను అనుసంధానించే P మార్గం యొక్క డిటూర్ సంఖ్య టార్గెట్ నుండి దూరంగా ఉన్న గ్రిడ్ కణాల సంఖ్యగా నిర్వచించబడింది ఇప్పుడు మీరు టార్గెట్ నుంచి దూరంగా కదులుతున్నప్పుడు ఎన్ని గ్రిడ్ సెల్స్ లను చూస్తారు అది మీ d సంఖ్య అవుతుంది ఇప్పుడు ఈ ఉదాహరణలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఈ మార్గంలో కదులుతున్నారు ఇప్పుడు మీరు ఎంత మొత్తం ముందుకు కదులుతారు మళ్ళీ అదే మొత్తంతో తిరిగి రావాలి కాబట్టి మీరు ముందుకు కదులుతున్నారు మీరు మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి మీరు తిరిగి వచ్చేటప్పుడు ఈ d మొత్తాన్ని ముందుకు కదిలిన d తో జోడించాల్సి ఉంటుంది అందువల్ల ఇక్కడ డిటూర్ సంఖ్యకు సంబంధించి మార్గం యొక్క పొడవు మీరు S మరియు T ల మధ్య మాన్హాటన్ దూరం అని అంచనా వేయవచ్చు మాన్హాటన్ దూరం డిటూర్ సంఖ్యకు రెండింతలు కాబట్టి మీరు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మొత్తంతో తిరిగి రావాలి కాబట్టి మీరు మార్గం పొడవును ఈ విధంగా అంచనా వేస్తున్నారు మరియు హాడ్లాక్ అల్గోరిథం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే మీరు సెల్ లను లేబుల్ చేయడానికి డిటూర్ సంఖ్యలను ఉపయోగిస్తారు సెల్ ఫిల్లింగ్ లీ అల్గోరిథం మాదిరిగానే ఉంటుంది వ్యత్యాసం ఏమిటంటే మీరు సెల్ను దాని దూరం ద్వారా కాకుండా డిటూర్ సంఖ్యతో నింపుతారు మరియు ఈ సెల్ చిన్న డిటూర్ సంఖ్యలను కలిగి మరియు అధిక ప్రాధాన్యతతో విస్తరించబడి ఉంటాయి మరియు ఇక్కడ మరొక విషయం లీ అల్గోరిథంలో అడుగడుగునా మనం ప్రక్క వాటిని లేబుల్ చేస్తున్నాం తరువాతి దశలో ప్రక్క వాటి ప్రక్క వాటిని లేబుల్ చేస్తున్నాము కాని హాడ్లాక్ అల్గోరిథంలో మనము ఒకే దశలో ఒకే దిశలో కదులుతున్నంత కాలం లేబుల్ చేస్తాము ఉదాహరణకు మీరు సరైన దిశలో కదులుతున్నంత కాలం డిటూర్ సంఖ్య 0 కాబట్టి నేను సరైన దిశలో కదులుతున్నట్లు చూస్తే ప్రక్కనే ఉన్న సెల్ 0 0 0 0 0 0 ను ఒకే దశలోనే నిరంతరం లేబుల్ చేయవచ్చు ఇది ఆలోచన కానీ ఇక్కడ మార్గం తిరిగి పొందడం అంత సులభం కాదు కాబట్టి మీకు కొంత డేటా స్ట్రక్చర్ కొంత అదనపు సమాచారం మరియు కొంత స్థాయి శోధనను కూడా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరు చెల్లిస్తున్న ధర ఈ ఉదాహరణతో హాడ్లాక్ అల్గోరిథంను వివరిద్దాం ఇక్కడ మనం నల్ల రంగు తో గ్రిడ్ సెల్ ల శ్రేణి ప్రాంతాన్ని అడ్డంకులుగా గుర్తించాము ఇది సౌర్స్ ఇది మీ టార్గెట్ కాబట్టి S నుండి ప్రారంభించి మనము ఈ కణాలను డిటూర్ సంఖ్యలతో లేబుల్ చేయటం ప్రారంభిస్తాము S ఇక్కడ ఉన్న ఒక విషయం చూస్తే T కుడి వైపున మరియు S పైభాగంలో ఉంటుంది కాబట్టి కుడి వైపు లేదా పైకి ఏ కదలిక అయినా డిటూర్ సంఖ్యను పెంచదు కాబట్టి మీరు సరైన దిశలో కదులుతున్నారని దీని అర్థం కానీ పైభాగం నిరోధించబడింది మీరు పైకి కదలలేరు మీరు సరైన దిశలో వెళ్ళగల ఏకైక మార్గం కుడి వైపు కాబట్టి ఈ విధంగా మీరు ఇక్కడ 2 సెల్ ల ద్వారా కదలవచ్చు మరియు ఆ తర్వాత మళ్ళీ మీరు ఆగిపోతారు మీరు సరైన దిశలో కదలలేరు ఎందుకంటే కుడి మరియు ఎగువ రెండూ నిరోధించబడ్డాయి మొదటి దశలో మీరు ఇలా లేబుల్ చేస్తారు ఈ డిటూర్ సంఖ్య సున్నా అంటే మీరు సరైన దిశలో పయనిస్తున్నారు మీరు ఇంత వరకు మాత్రమే కదలగలరు దీని తరువాత మీరు ఇంకేమీ కదిలించలేరు కాబట్టి మీరు డిటూర్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ఏమి డిటూర్ చేయగలరు కాబట్టి 0 నుండి మనం ఈ వైపు కదలవచ్చు 0 మీరు ఈ వైపు కదలవచ్చు S నుండి ఈ వైపుకు వెళ్ళవచ్చు మీరు S నుండి ఎడమ వైపుకు వెళ్ళవచ్చు ఇవన్నీటి అర్ధం డిటూర్ విలువ 1 అని అంటే T నుంచి మీరు కదులుతున్న దూరం ఒక సెల్ గా ఉంటుంది అంటే ఇది మాత్రమే కాదు మీరు S నుంచి ఎడమవైపుకు ఒక సెల్ దూరం కదిలితే దాన్ని1 తో లేబుల్ చేస్తారు నేను చెప్పినట్లుగా మీరు ఒకటి కాదు అనేక సెల్లులు ల్ దూరం కదిలితే వాటన్నిటిని స్వేచ్ఛగా లేబుల్ చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ నుండి ప్రక్రియను కొనసాగించండి కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన సెల్ ని 1 గా లేబుల్ చేసిన వెంటనే ఇక్కడ నుండి మీ T సెల్ ని కుడి మరియు పైకి చూడవచ్చు కాబట్టి మీరు ఎగువ లేదా కుడి వైపున ఉన్న ఏ సెల్ ని అయినా 1 1 1 తో లేబులింగ్ చేయవచ్చు ఎందుకంటే మీరు వేరే డిటూర్ చేయరు డిటూర్ మారడం లేదు d పెరగడం లేదు కాబట్టి మీరు ఇక్కడకు చేరుకునే వరకు లేబులింగ్ చేస్తూ వెళ్లండి కానీ మీరు ఇంకేమైనా వేరేవాటిని చేరుకుంటే ఇది మరొక డిటూర్ ను కలిగి ఉంటుంది ఎందుకంటే మీరు T పైన వెళుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు పైకి వెళ్లాలనుకుంటే ఇవి 2 లేబుల్స్ అవుతాయి కాబట్టి మీ డిటూర్ సంఖ్య పెరగ నంత వరకు మీరు లేబులింగ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు మీరు రెండవ దశలో చాలా సెల్ ల అనుభవాన్ని చూస్తారు మీరు దీన్ని మూడవ దశ చేసిన తర్వాత మీరు మరొక డిటూర్ తీసుకోవాలి అంటే మీరు ఈ సందర్భంలో పైకి గాని ఎడమ వైపుకు గాని లేదా క్రిందికి గాని కదలండి కాబట్టి ఈ విధంగా ఈ సెల్ లు ఇక్కడ 2 2 గా గుర్తించబడతాయి సరైన దిశలో వేరే మార్గం లేనందున మీరు T ను చేరుకోవడానికి మరొక డిటూర్ తీసుకున్నారు మీరు పైకి లేదా ఇక్కడకు లేదా ఇక్కడ 3 కి వెళ్ళాలి కానీ మీరు ఈ సెల్ లో 3 గా ఇక్కడకు వెళితే మీరు ఈ 2 ని చూస్తారు అక్కడ నుండి మీ T కుడి వైపున ఉంటుంది మరియు మీరు 3 3 3 3 3 తో కొనసాగవచ్చు అంటే మీకు ఇలాంటివి లభిస్తాయి కాబట్టి ఇక్కడ మీరు పొందుతున్నడిటూర్ సంఖ్య 3 ఇక్కడ మీకు 3 వచ్చినప్పుడు మీరు 3 తో కొనసాగవచ్చు ఎందుకంటే ఇది ఇక్కడ మరొక డిటూర్ లేదు కాబట్టి మీకు ఒక మార్గం వచ్చింది మార్గం ఇలా కనిపిస్తుంది కాబట్టి మీరు 3 డిటూర్ లను తీసుకున్నారు ఇక్కడ ఒక డిటూర్ మరొక డిటూర్ ఇక్కడ మరొకడిటూర్ ఇక్కడ కాబట్టి మీ మొత్తం మార్గం పొడవు S మరియు T ల మధ్య మన్హట్టన్ దూరం ప్లస్ రెండింతల గా ఉంటుంది ఇది 3 కానీ నేను ఈ సందర్భంలో చెప్పినట్లుగా తిరిగి రావడం చిన్నవిషయం కాదు మీరు లేబుల్ చేసిన ఈ సెల్ వేరే ల కోసం మీరు ఒక రకమైన పరిశీలన చేయాలి కాబట్టి నేను దాని వివరాలలోకి వెళ్ళడం లేదు కానీ మీరు తిరిగి పొందడం ఇక్కడ కొంచెం క్లిష్టంగా ఉందని గుర్తుంచుకోండి కానీ ప్రయోజనం ఏమిటంటే మీరు అడుగడుగునా మీరు సరైనదిశలో కదులుతూ ఉన్నంతవరకు సెల్ లను లేబుల్ చేస్తున్నారు మీరు అనవసరంగా లేబుల్లను సరికాని దిశలో వ్యాప్తి చేయడం లేదు అవసరమైనప్పుడు మాత్రమే మీరు దూరంగా వెళుతున్నారు మీరు సరైన దిశలో కదలలేరని చూసినప్పుడు మాత్రమే మీరు దూరంగా కదులుతారు పనితీరులో హాడ్లాక్ అల్గోరిథం వెనుక ఉన్న ప్రాథమిక భావన లీ అల్గోరిథం కంటే మెరుగైనది ఎందుకంటే ఇది సాధారణంగా చాలా తక్కువ సంఖ్యలో సెల్ లను లేబుల్ చేస్తుంది మరియు సహజంగా వేగంగా నడుస్తుంది కానీ సమస్య ఏమిటంటే మెమరీ సంక్లిష్టత లేదా స్పేస్ సంక్లిష్టత అంతగా మారదు ఎందుకంటే ఇక్కడ కూడా మీరు 2 డైమెన్షనల్ అర్రే డేటా నిర్మాణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇది 2000 బై 2000 గ్రిడ్ అయితే ఈ సెల్ ల యొక్క ప్రతి స్థితిని సరిగ్గా నిల్వ చేయడానికి మీరు 2000 బై 2000 శ్రేణిని నిర్వహించాలి కాబట్టి ఇవి పేర్కొన్న ప్రయోజనాలు మరియు రన్నింగ్ టైం ని ఖచ్చితంగా విశ్లేషించడం చాలా కష్టం కానీ N బై N గ్రిడ్ కోసం 2 పాయింట్ల శ్రేణులను కనెక్ట్ చేయడానికి రన్నింగ్ టైం Ο N చదరపు ఆర్డర్ చేయడానికి సరళ సమయ అల్గోరిథం ఇది వాస్తవానికి S మరియు T యొక్క స్థానాలు అయిన అవరోధాలు ఎక్కడ ఉన్నాయో దానిపై ఆధారపడి ఉంటుంది కానీ ఇది సగటు కేసు ఇప్పుడు అల్గోరిథంల లైన్ సెర్చ్ అల్గోరిథం యొక్క ప్రత్యామ్నాయ తరగతికి వద్దాం మొదట ఇక్కడ ప్రాథమిక భావనను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మనం చేస్తున్న మేజ్ రన్నింగ్ అల్గోరిథంలలో మనము ప్రాథమికంగా 2 డైమెన్షనల్ అర్రే యొక్క లేఅవుట్ ఉపరితలాన్ని సూచిస్తున్నాము ఇక్కడ శ్రేణి యొక్క ప్రతి మూలకం సెల్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు మనము సెల్ ను లేబుల్ చేసి ఒక రకమైన శోధనను చేస్తున్నాము కాబట్టి సౌర్స్ నుండి మనం టార్గెట్ నీ చేరుకుంటాము కాని లైన్ సెర్చ్ అల్గోరిథం విషయంలో భావన కొంత భిన్నంగా ఉంటుంది నేను ఈ ప్రాంతాన్ని 2 డైమెన్షనల్ అర్రేగా సూచించను నేను ఇక్కడ ఉండటానికి కారణం మొత్తం ప్రాంతం అందుబాటులో ఉండటం ఇక్కడ మనము అనేక సరళ రేఖల గురించి సమాచారాన్ని నిర్వహిస్తాము కాబట్టి ఇక్కడ మన డేటా స్ట్రక్చర్ భిన్నంగా ఉంటుంది మీరు సరళ రేఖల సంఖ్యను నిర్వహించాలి సరళ రేఖను వాటి ముగింపు కోఆర్డినేట్ల ద్వారా సూచించవచ్చు రెండు కోఆర్డినేట్లు అంటే సరళ రేఖ మరియు 2 సరళ రేఖలు ఒకదానితో ఒకటి కలుస్తున్నాయా అని మీరు శోధించాలి సరళ రేఖలు ఒకదానితో ఒకటి ఖండన చేసుకుంటే ఖండన పాయింట్ ఏమిటి మీ సాధారణ కోఆర్డినేట్ జ్యామితిని మీరు ఇప్పటికే పాఠశాల గణితంలో తెలుసుకుని ఉన్నారు అది చాలా సులభం కాబట్టి నేను ముఖ్యమైన వివరాలను వివరించే ముందు దాని వెనుక ఉన్న ప్రేరణను వివరించడానికి ప్రయత్నిస్తాను ఆలోచన ఏమిటంటే నాకు దీర్ఘచతురస్రాకార ప్రాంతం ఉందని అనుకుందాం అందులో నేను పాయింట్లను లేఅవుట్ చేయాలి నాకు ఇక్కడ సోర్స్ ఉంది నాకు ఇక్కడ టార్గెట్ ఉంది మునుపటి సందర్భంలో మనము ఏమి చేస్తున్నామో గ్రిడ్లోని ప్రక్కన ఉన్న సెల్ లను లేబుల్ చేసే వేవ్ ఫ్రంట్లను ప్రచారంpropagate చేస్తున్నాము కాబట్టి చివరకు సంఖ్యలు T కి చేరుకుంటాయి కాని ఇక్కడ మనం చాలా సరళమైన భావనను ఉపయోగిస్తాము ఎటువంటి అడ్డంకులు లేవని ఊహించుకోండి అడ్డంకుల సమక్షంలో మనం తరువాత చూద్దాం దీని నుండి నేను ఏమి చేస్తాను ఈ పాయింట్ S నుండి మీరు 2 సరళ రేఖలను ఒక క్షితిజ సమాంతర మరియు ఒక నిలువుగా ఊహించుకోండి ఈ 2 సరళ రేఖలు S నుండి వస్తున్నాయి వాటిని S1 మరియు S2 అని పిలుస్తాము అదేవిధంగా T నుండి మీరు ఒక క్షితిజ సమాంతర మరియు నిలువు సరళ రేఖను T1 మరియు T2 అని పిలుస్తారు ఇప్పుడు మనము LS డేటా స్ట్రక్చర్ మళ్ళీ మాట్లాడుకుందాము LS అనేది S నుండి ప్రారంభమయ్యే పంక్తుల సమితి అదేవిధంగా LT T నుండి ప్రారంభమయ్యే పంక్తుల సమితి ఇప్పుడు ప్రతి దశలో LS సెట్ నుండి ఏదైనా లైన్ LT ని కలుస్తుందో లేదో తనిఖీ చేస్తాము ఇది ఖండన సెట్ చేయబడిందని నేను చెప్పడం లేదని మనము చెప్తున్నాము మనము చెప్పదలచుకున్నది ఏమిటంటే ఈ L నుండి వచ్చే రేఖ అది కలుస్తుంది అంటే L1 అనేది S కి చెందినది అని S అనేది LS కి చెందినదా అని మనము తనిఖీ చేస్తున్నాము క్షమించండి LS అనేది LT కి చెందిన L2 అనే మరొక పంక్తిని కలుస్తుంది మనము దీన్ని అడుగడుగునా తనిఖీ చేస్తున్నాము ఈ సందర్భంలో ఒక ఖండన ఇక్కడ జరుగుతోంది ఒక ఖండన జరుగుతోంది లాంటి బహుళ ఖండనలు ఉండవచ్చు మనము దీనిని ఖండనగా తీసుకుంటామని చెప్తున్నాము ఒకసారి ఖండనను కనుగొంటే అక్కడ నుండి T వరకు మరియు S వరకు తిరిగి కనుగొనవచ్చు మనము T వరకు వెళ్ళడానికి ఎరుపు గీతలను S వరకు వెళ్ళడానికి ఆకుపచ్చ గీతలను కనుగొనవచ్చు కాబట్టి మీ వద్ద ఉన్నదాన్ని మీరు చూస్తారు మనకు ఇప్పటికే S మరియు T ల మధ్య ఒక మార్గం వచ్చింది ఈ భావన చాలా సులభం ఈ విధంగా మనం S మరియు T ల మధ్య ఒక మార్గాన్ని పొందుతాము మీరు వెంటనే చూడగల ప్రయోజనం మనము సెల్ లను లేబుల్ చేయటం లేదు మనము చాలా పెద్ద స్టోరేజ్ లను ఉపయోగించడం లేదు ఈ ప్రత్యేక ఉదాహరణలో మాత్రమే మనం 4 సరళ రేఖలను ట్రాక్ చేయాలి అంటే 4 నుండి 2 8 కోఆర్డినేట్లు కోఆర్డినేట్ జ్యామితి బీజగణితం కొన్ని సాధారణ గీతలు దాటుతున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి మరియు అవి దాటితే వాటి కోఆర్డినేట్ ఏమిటో తెలుసుకోవడం కాబట్టి మనకు కోఆర్డినేట్ ఉన్న తర్వాత మీరు అడ్డంకుల మార్గాన్ని కలిగి ఉన్న లైన్ విభాగాలను పొందవచ్చు వాస్తవానికి మీ డేటా స్ట్రక్చర్ లో అడ్డంకుల గురించి కొంత సమాచారాన్ని ఉంచాలి ఎలాంటివి అనగా అడ్డంకులు ఉన్న ప్రదేశాలు లాంటివి కాబట్టి మీ డేటా నిర్మాణం సరళ రేఖల కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది సరళ రేఖలు మాత్రమే కాదు మీరు ఇప్పటికే ఉంచిన కొన్ని అడ్డంకులను సూచించే కొన్ని దీర్ఘచతురస్రాలను కూడా సూచించాలి మీరు అడ్డంకిని దాటలేరు మీరు వేరే మార్గాన్ని అనుసరించాలి ఇప్పుడు ఇక్కడకు తిరిగి వద్దాం ఈ లైన్ సర్చింగ్ అల్గోరిథంలో ప్రాథమిక ఆలోచన ఏమిటంటే నేను చూపించిన ఉదాహరణ కాబట్టి ఇక్కడ కొంత చెప్పబడింది కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా S ద్వారా నిలువు వరుస మరియు T ద్వారా ఒక క్షితిజ సమాంతర రేఖ కలుస్తాయి మరియు S ద్వారా క్షితిజ సమాంతర రేఖ మరియు T ద్వారా ఒక నిలువు వరుస కలుస్తాయి S ద్వారా కొన్ని క్షితిజ సమాంతర రేఖలు మరియు T ద్వారా నిలువు వరుసలు కూడా కలుస్తాయి ఒకసారి మనము ఒక ఖండనను పొందినట్లయితే మనము S మరియు T ల మధ్య మాన్హాటన్ మార్గాన్ని పొందుతాము అది అతిచిన్న మార్గం అవుతుంది కానీ అడ్డంకులు ఉన్నప్పుడు సంక్లిష్టత పెరుగుతుంది మరియు మనము అలాంటి అనేక పంక్తులను గీయాలి ఇప్పుడు ఈ పంక్తి శోధన అల్గోరిథంలలో గమనించదగ్గ విషయం ఏమిటంటే అవి చాలా వేగంగా ఉన్నాయి ఏరియా రూటింగ్ చేసే చాలా CAD అల్గోరిథంలు ఈ లైన్ సెర్చ్ అల్గోరిథంలపై ఆధారపడతాయి అయితే ఈ అల్గోరిథంలు ఎల్లప్పుడూ ఉత్తమ మార్గాన్ని ఉత్పత్తి చేస్తాయని హామీ ఇవ్వవు చిన్న మార్గం మరియు రెండవది వారికి బ్యాక్ట్రాకింగ్ అవసరం కావచ్చు ఎందుకంటే మీరు డెడ్ ఎండ్కు చేరుకున్నందుకు మీరు మంచి మార్గాన్ని అనుసరిస్తున్నారు మీరు తిరిగి వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రయత్నించాలి ఇటువంటి దృశ్యాలు కూడా సంభవించవచ్చు మరియు నేను చెప్పినట్లుగా రౌటింగ్ ప్రాంతం మరియు మార్గాలు పంక్తుల సమితి ద్వారా సూచించబడతాయి మరియు 2 డైమెన్షనల్ మాత్రిక మేజ్ రూటింగ్ అల్గోరిథం మాదిరిగా కాదు 2 వేర్వేరు అల్గారిథమ్లలో మొదటిగా మికామి మరియు తబుచి అల్గోరిథం చూస్తాము వీరిద్దరూ ఈ అల్గోరిథంను ప్రతిపాదించారు ఇక్కడ నేను ఈ దశను వివరిస్తాను నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను అనుసంధానించవలసిన 2 టెర్మినల్స్ S మరియు T ప్రారంభ దశ దీనిని దశ 0 అని పిలుద్దాం 4 పంక్తులు 2 క్షితిజ సమాంతర మరియు 2 నిలువుగా S మరియు T గుండా వెళ్తున్నాయి ఒక ఉదాహరణతో దశల వారీగా పని చేద్దాం S మరియు T గుండా 4 పంక్తులను సృష్టించు దాము ఇలాంటి ఉదాహరణ తీసుకుందాం ఈ ఉదాహరణ చూడండి ఈ ఉదాహరణ సోర్స్ పాయింట్ టార్గెట్ పాయింట్ మరియు ఇప్పటికే అక్కడ ఉన్న కొన్ని అడ్డంకులను చూపిస్తుంది 0 దశ మనము 4 పంక్తులను ఉత్పత్తి చేస్తామని చెప్తుంది నేను S ద్వారా ప్రయాణిస్తున్న ఒక క్షితిజ సమాంతర రేఖను మరియు దీని గుండా వెళుతున్న నిలువు వరుసను ఉత్పత్తి చేస్తాను నేను వాటిని S0 మరియు S0 అని పిలుస్తాను అదేవిధంగా టార్గెట్ నుండి నేను వేర్వేరు రంగులను క్షితిజ సమాంతర రేఖకు మరియు నిలువు వరుసకు ఉపయోగిస్తున్నాను దాన్ని మళ్ళీ T0 మరియు T0 అని పిలుద్దాం ఇది మొదటి దశ అడ్డంకుల కారణంగా మీరు చూడగలిగినట్లుగా ఈ పంక్తులు కలుస్తాయి ఎందుకంటే ఈ పంక్తులు ఆగిపోతున్నాయి కాబట్టి మీకు మరికొన్ని పునరావృత దశలు అవసరం కాబట్టి తరువాత ఏమిటి తరువాతి దశ ఈ పంక్తులు అడ్డంకులు లేదా లేఅవుట్ యొక్క సరిహద్దును తాకే వరకు విస్తరించమని చెబుతుంది S నుండి ఉత్పత్తి చేయబడిన ఒక పంక్తి T నుండి ఉత్పత్తి చేయబడిన పంక్తిని కలుస్తే అప్పుడు కనెక్ట్ చేసే మార్గం కనుగొనబడుతుంది కాబట్టి ఈ పంక్తులు అవరోధాల సరిహద్దులను లేదా లేఅవుట్ యొక్క సరిహద్దులను తాకే వరకు మనము ఇక్కడ విస్తరించామని మీరు చూస్తారు మరియు అవి కలవచ్చు లేక కలవకపోవచ్చు కలిస్తే మనము ఖండన కలిగి ఉంటాము ఉదాహరణకు లక్ష్యం ఇక్కడ ఉంటే ఈ క్షితిజ సమాంతర రేఖ ఇక్కడ నేరుగా కలుస్తుంది కాబట్టి నాకు ఒక మార్గం వచ్చింది కాని ఇది ఎప్పటి వరకు కలుస్తుంది కాబట్టి ఈ 4 పంక్తులు అవి స్థాయి 0 ఈ 0 యొక్క ట్రయల్ పంక్తులుగా పరిగణించబడతాయి మరియు ప్రత్యయం స్థాయిని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడిన ఇవి ఈ ఉదాహరణలో కలుసుకోకపోతే అవి స్థాయి 0 యొక్క ట్రయల్ పంక్తులుగా గుర్తించ బడతాయి ఇవి మరింత ప్రాసెసింగ్ కోసం తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి ఈ 4 సరళ రేఖలను మరింత మార్చాలి కాబట్టి ఎలా మార్చాలి 0 కంటే ఎక్కువ ఉన్న పునరుక్తి యొక్క మీ దశ i ఎందుకంటే దశ 0 మీరు ఇప్పటికే చేసారు సులభమైన ఆలోచన మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి స్థాయి i మైనస్ 1 ట్రయల్ పంక్తులను ఎంచుకోండి కాబట్టి మీరు ఇప్పుడు 1 వ దశలో ఉన్నారు నేను 1 కి సమానం కాబట్టి మీరు స్థాయి 0 యొక్క ట్రయల్ పంక్తులను ఎంచుకుంటారు అలాంటివి 4 ఉన్నాయి ఒకటి ఎంచుకుంటారు కాబట్టి ట్రయల్ రేఖ వెంట ఉన్నదంతా గ్రిడ్ పాయింట్లు గ్రిడ్ పాయింట్ల నుండి ప్రారంభించి ఈ కొత్త స్థాయి i యొక్క కొత్త ట్రయల్ పంక్తులు ఉత్పత్తి చేయబడతాయి ఇవి స్థాయి i మైనస్ 1 యొక్క ట్రయల్ రేఖకు లంబంగా ఉంటాయి దీనిని చేయడానికి ప్రయత్నిద్దాం నేను 2 విషయాలు చెబుతున్నాను ట్రయల్ రేఖ వెంట గ్రిడ్ పాయింట్లు గుర్తించబడతాయి మరియు ఈ గ్రిడ్ నుండి ప్రారంభించి అవి ఉత్పత్తి చేయబడిన అసలు ట్రయల్ రేఖలకు లంబంగా ఉండే ట్రయల్ పంక్తులను సూచిస్తాయి ఇక చూద్దాం మనం ఉన్న ఒక సమయం చూద్దాం ఈ విషయం చెప్తాము ఈ క్షితిజ సమాంతర గ్రిడ్ వెంట చెప్పకుంటే ఒక గ్రిడ్ పాయింట్ ఉంది మరియు ఇక్కడ ఒక గ్రిడ్ పాయింట్ ఉంది గ్రిడ్ పాయింట్లు ఊహాత్మకమైనవి గ్రిడ్ పాయింట్లు వాస్తవానికి నిల్వ చేయబడవు కనీస విభజన ఏమిటో మీకు తెలుసు కాబట్టి మీరు ఈ గ్రిడ్ పాయింట్ను ఊహించుకోండి మనకు 4 ఉన్నాయి అదేవిధంగా ఈ లైన్ కోసం ఈ దిశలో ఇక్కడ ఒక గ్రిడ్ పాయింట్ ఉండవచ్చు మరియు ఇక్కడే కొన్ని గ్రిడ్ పాయింట్లు ఉండవచ్చు ఇప్పుడు ఈ గ్రిడ్ వెంట లంబంగా ఉన్న తదుపరి స్థాయి ట్రయల్ పొడవు ద్వారా మనము వేరే రంగును ఉపయోగించుదాం నేను ఈ విధంగా ట్రయల్ పొడవును ఉపయోగిస్తాను నేను దానిని S1 అని పిలుస్తాను కాబట్టి నేను చేస్తున్న అన్ని గ్రిడ్ పాయింట్లలో నేను చాలా ట్రయల్ గీతలు గీస్తున్నాను వాటిలో కొన్ని అడ్డంకులను తాకుతాయి వాటిలో కొన్ని దాటుతాయి ఇలా వెళ్తుంది అదేవిధంగా వారు ఈ దిశలో మరియు ఇతర దిశలో అదే పని చేస్తారు ఇవన్నీ S1 S1 S1 S1 S1 మరియు S1 గా లేబుల్ చేయబడతాయి అదేవిధంగా ఈ దిశలో ఈ విధంగా ట్రయల్ పంక్తులు ఉంటాయి అవన్నీ మళ్లీ S1 గా లేబుల్ చేయబడతాయి ఇవన్నీ S1 ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నారు మీరు చేసిన అదే పని ఇక్కడ మీకు చేయవలసిన అవసరం లేదు ఇక్కడ కూడా మీరు గ్రిడ్ పాయింట్లను గుర్తించి క్షితిజ సమాంతర రేఖను నిలువు విషయాలను గీసారు కానీ మీకు ఇప్పటికే ఇక్కడ ఎరుపు మరియు ఆకుపచ్చ రేఖల ఖండన వచ్చింది ఒకటి T నుండి మరియు మరొకటి S నుండి వస్తున్నవి ఈ T0 మరియు S1 ఇక్కడ కలుస్తాయి ఇప్పుడు మీకు ఇలాంటి మార్గ ఖండన లభించినప్పుడు మీరు ఒక మార్గాన్ని తిరిగి కనుగొనవచ్చు ఇక్కడ వరకు మీరు ఇక్కడ ఈ గ్రిడ్ పాయింట్ వరకు వెళ్లండి మరియు మీకు ఒక మార్గం లభిస్తుంది కాబట్టి ఆలోచన చాలా సులభం అని మీరు చూస్తారు మీరు ఈ విధంగా చేస్తారు మీరు T నుండి ప్రారంభమయ్యే ఒక పంక్తి మరియు S తో ప్రారంభమయ్యే ఒక పంక్తి తో కలుస్తుంది మరియు మీరు అడుగడుగునా ఈ పరిశీలనను కొనసాగిస్తారు అవి కలిసిన తర్వాత మీరు ఒక మార్గాన్ని పొందారని అర్థం మీరు తిరిగి ఒక మార్గాన్ని కనుగొనవచ్చు కాబట్టి మికామి మరియు తబుచి అల్గోరిథం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఇది మరియు ఈ అల్గోరిథం వాస్తవంగా సరైన మార్గాన్ని కలిగి ఉంటే దానిని కనుగొనటానికి హామీ ఇస్తుంది మీరు చూపించిన ఉదాహరణ ఇది ఇప్పుడు మికామి తబుచి అల్గోరిథం కంటే మెరుగుదలను మీరు చూస్తారు మికామి తబుచి అల్గోరిథంలో నేను ప్రతి పంక్తి వెంట గ్రిడ్ పాయింట్లను మరియు ప్రతి గ్రిడ్ పాయింట్ల వెంట చాలా లంబ రేఖలను చూస్తున్నాను కాబట్టి హైటవర్ అల్గోరిథంలో మీరు చాలా వరకు లంబ పంక్తులను అమలు చేయనవసరం లేదు పంక్తుల సంఖ్యను చాలా తగ్గించవచ్చు చాలా వేగంగా ఈ దశలను చూద్దాం కాబట్టి ట్రయల్ రేఖకు లంబంగా ఉన్న అన్ని పంక్తి విభాగాలను ఉత్పత్తి చేయడానికి బదులుగా పంక్తిని అడ్డుకున్న మునుపటి పంక్తిని అడ్డుకున్న అడ్డంకికి మించి విస్తరించగల పంక్తులను మాత్రమే మీరు పరిగణిస్తారు మీరు ఎస్కేప్ పాయింట్ మరియు ఎస్కేప్ లైన్ లను కనుగొనడానికి ప్రయత్నిస్తారు నేను దీనిని ఉదాహరణతో వివరిస్తాను కాబట్టి మీరు ఎస్కేప్ పాయింట్ మరియు ఎస్కేప్ లైన్ కనుగొనడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు ఎస్కేప్ పాయింట్ల వద్ద మాత్రమే లంబ రేఖలను గీస్తారు అల్గోరిథం యొక్క ఈ దశలు ఒకేలాగా ఉంటాయి సౌర్స్ మరియు టార్గెట్ ద్వారా మీరు క్షితిజ సమాంతర మరియు నిలువు వరుసను దాటుతారు అవి మొదటి స్థాయి ప్రోబ్స్ మార్గాన్ని కలుసుకుంటే మార్గం కనబడుతుంది లేకపోతే మునుపటి ప్రోబ్ లైన్కు లంబ రేఖను పాస్ చేయండి కానీ అన్ని గ్రిడ్ పాయింట్ల వద్ద కాదు ఎస్కేప్ పాయింట్ల వద్ద మాత్రమే అదే భావన కలిగిన ఉన్న ఉదాహరణను చూద్దాం మనము ఈ ఉదాహరణను ఇక్కడ పరిగణించాము మళ్ళీ అదే ఉదాహరణను ఇక్కడ చూద్దాం మొదటి దశ మికామి మరియు తబుచి అల్గోరిథం మాదిరిగానే ఉంటుంది మనము S మరియు T ద్వారా సమాంతర మరియు నిలువు వరుసను గిస్తాము సరే నేను రంగులతో చూపిస్తున్నాను ట్టి లేబుల్స్ S0 గా ఉంటాయి ఇది S0 అవుతుంది ఇది T0 అవుతుంది ఇది T0 అవుతుంది ఇప్పుడు మనం ఎస్కేప్ పాయింట్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎస్కేప్ పాయింట్ అంటే ఈ పంక్తిని చూడండి ఈ లైన్ ఈ అడ్డంకిని తాకుతోంది అడ్డంకికి ముందు ఉన్న గ్రిడ్ పాయింట్ ఎస్కేప్ పాయింట్ గా గుర్తించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది అమర్చ బడుతుంది అదేవిధంగా ఈ లైన్ అడ్డంకిని తాకుతోంది కాబట్టి మీరు దీనికి ముందు ఉన్న మీ లైన్ ని ఎస్కేప్ పాయింట్గా తీసుకోవచ్చు నిలువు వరుస ఎటువంటి అడ్డంకిని తాకని సందర్భం కూడా ఇదే మీరు ఇక్కడ గ్రిడ్ పాయింట్ తీసుకోవచ్చు ఈ గ్రిడ్ పాయింట్లలో మీరు లంబ రేఖలను గీస్తారు మీరు ఇలా లంబ రేఖను గీస్తారు దీన్ని S1 అని పిలుదాము ఇక్కడ లంబ రేఖను గీయండి దీన్ని S1 అని పిలుదాము ఇక్కడ మరొక లంబ రేఖను గీయండి దీనిని కూడా S1 అని పిలవండి ఇప్పుడు ఈ లంబ రేఖలకు సంబంధించి మీరు ఇలాంటి ఎస్కేప్ పాయింట్ను గుర్తించారు మీరు ఈ పంక్తి S1 ను చూస్తున్నారు ఇది అడ్డంకి సమాంతరంగా చాలా దగ్గరగా నడుస్తోంది కానీ అది మరెక్కడా ఖండన చేయడం లేదు అది ఇక్కడ ఖండన చేస్తుంది కాబట్టి అంటే ఇక్కడ ఒక ఎస్కేప్ పాయింట్ లభిస్తుంది మరియు మరొకటి మీరు అడ్డంకి యొక్క సరిహద్దును దాటుతున్న చోట కూడా పరిశీలన చేస్తే ఇది ఇక్కడ కూడా లభిస్తుంది ఇది నిర్వచించిన మరొక ఎస్కేప్ పాయింట్ అవుతుంది అదేవిధంగా ఈ లైన్ S1 కోసం ఇది ఇక్కడ ఖచ్చితంగా ఖండిస్తుంది మరియు ఇక్కడే ఇది సరిహద్దును దాటుతోంది ఇక్కడ ఒక ఎస్కేప్ పాయింట్ ఉంటుంది అదేవిధంగా ఈ గ్రీన్ లైన్ S1 కోసం ఇక్కడ ఒక ఎస్కేప్ పాయింట్ నిర్వచించబడుతుంది ఇక్కడ ఇది దాటుతుంది ఇక్కడ మరొక ఎస్కేప్ పాయింట్ దీనిని దాటుతుంది కాబట్టి ఈ ఎస్కేప్ పాయింట్లలో మీరు మరొక లంబ రేఖలను నిర్వచించారు దీని కోసం లంబ రేఖ ఇలా ఉంటుంది ఇది మీ S2 అవుతుంది దీనిపై మీ లంబ రేఖ ఇది అవుతుంది ఇది కూడా S2 అవుతుంది దీనిపై లంబ రేఖ ఇలా ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇది T2 అవుతుంది మరియు ఇక్కడ ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు S నుండి ఒక పంక్తి మరియు T నుండి ఒక పంక్తి కలుస్తాయి అని మీరు చూశారు ఇప్పుడు వాస్తవానికి అలాంటివి ఎన్నోకలుస్తాయి అలాంటి ఒక ఖండన ఇక్కడ ఉందా అలాంటి ఒక ఖండన ఇక్కడ ఉంది కాబట్టి మీరు వాటిలో దేనినైనా తీసుకోవచ్చు ఉదాహరణకు మీరు ఈ ఖండన తీసుకుంటే అప్పుడు మీ మార్గం ఇలా ఉంటుంది అప్పుడు మీ మార్గం దీని ద్వారా ఉంటుంది కాబట్టి మీరు చూడవచ్చు కాబట్టి హైటవర్ అల్గోరిథంలో మీరు అడ్డంకుల సరిహద్దులకు దగ్గరగా నడిచే కొన్ని మార్గాలను సృష్టించవచ్చు ఇది మిగిలిన మార్గాన్ని అనవసరంగా రద్దీ చేయదు ఎందుకంటే మీరు ఈ విధంగా వైర్ను నడుపుతుంటే ఈ ప్రాంతంలో ఇతర వైర్లు రాకుండా అనవసరంగా ఆపవచ్చు కాబట్టి ఇది సమాంతరంగా మరియు అడ్డంకుల సరిహద్దులకు దగ్గరగా నడుస్తున్న కొన్ని పంక్తులను ఉపయోగించి మార్గాలను కనుగొనటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు చూడగలిగే హైటవర్ యొక్క అల్గోరిథం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇదే మీరు మికామిటాబుచి అల్గోరిథం పోల్చితే పరిశీలిస్తున్న పంక్తులు చాలా తక్కువ కానీ మీరు చేయవలసిన ఏకైక గణన ఏమిటంటే మీరు ఎస్కేప్ పాయింట్లను గుర్తించాలి కాబట్టి ఇది కూడా చాలా ఎక్కువ కాదు గణన ప్రమేయం లేదు దీర్ఘచతురస్రాకార అడ్డంకులను నిల్వ చేయడానికి మీకు డేటా స్ట్రక్చర్ ఉంది మరియు సాధారణ కోఆర్డినేట్ జ్యామితిని ఉపయోగించి మీరు ఈ ఎస్కేప్ పాయింట్లను గుర్తించవచ్చు చివరగా మనం ఇంతకు ముందు చెప్పిన స్టైనర్ ట్రీ అని పిలువబడే కొన్నింటిని చాలా క్లుప్తంగా చూస్తాము స్టైనర్ ట్రీ అంటే క్షితిజ సమాంతర మరియు నిలువు విభాగాలతో అనుసంధానించబడిన పాయింట్ల సమితిని దీర్ఘచతురస్రాకార స్టైనర్ ట్రీ అంటారు ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్స్ ఉన్న చోట కూడా కొన్ని బెండ్స్ అనుమతించబడతాయి మనం వాస్తవానికి లేఅవుట్ చేసేటప్పుడు సింపుల్ పాయింట్ టు పాయింట్ రౌటింగ్తో పోల్చినప్పుడు ఇంటర్ కనెక్షన్ పొడవు సాధారణంగా తక్కువగా ఉంటుంది స్టైనర్ ట్రీ యొక్క ప్రయోజనం ఇది కానీ సమస్య ఏమిటంటే సాధారణ చిన్నదైన స్టైనర్ ట్రీ స్టైనర్ కనీస ట్రీ సమస్యను గుర్తించడం గణనపరంగా సంక్లిష్టమైనది కాబట్టి ఇక్కడ మనం వివరంగా చూడనటువంటి స్టైనర్ ట్రీ బేస్ అల్గోరిథంలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ట్రీ యొక్క అంచుల యొక్క కొన్ని పొడవులను తగ్గించే లక్ష్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము బాగా ఖచ్చితమైన సవరణలు ఉన్నాయి కానీ నేను చెప్పినట్లు ఇది NP హార్డ్ సమస్య మీరు చాలా చిన్న సమస్యల కోసం మాత్రమే ఖచ్చితమైన పరిష్కారాన్ని పొందవచ్చు కాని Approximate హ్యూరిస్టిక్స్లో పెద్ద సమస్యల కోసం మరియు మీరు ఒక వెయిటెడ్ స్టైనర్ ట్రీ అన్ని అంచులకు సమానమైన బరువులు ఇవ్వడానికి బదులుగా మీరు బరువు పారామితి W తో ఒక సెగ్మెంట్ యొక్క పొడవుతో బరువును గుణించాలి ఈ బరువు ఆ ప్రాంతం యొక్క రద్దీని సూచిస్తుంది కాబట్టి మీరు ప్రాంతం గుండా నెట్ నడుపుతుంటే బరువు విలువ ఎక్కువగా ఉంటే రద్దీగా ఉంటుంది మీరు రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడానికి ప్రయత్నించాలి ఏకపక్ష ధోరణితో స్టైనర్ ట్రీ ఉన్న చోట కొన్ని పనులు జరిగాయి ముఖ్యంగా వికర్ణ కనెక్షన్లు 45 డిగ్రీల కోణంలో అనుమతించబడతాయి కాబట్టి స్టైనర్ ట్రీపై ఆధారపడిన కొన్ని గ్రిడ్ రౌటింగ్ అల్గోరిథంలు ఉన్నాయి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము